ఇది వీక్షణ సీరియలైజబిలిటీ కనుక కాన్ఫ్లిక్ట్ సీరియలైజేబిలిటీకి కాన్ఫ్లిక్ట్ సమానత్వం అనే భావన అవసరం కనుక మనకి వీక్షణ సమానత్వం అనే భావన అవసరం కాబట్టి రెండు షెడ్యూల్లు అవి ఒకదానికొకటి సమానమైనవిగా ఉన్నాయా లేదా అనేది వీక్షణ సమానత్వం యొక్క భావన వీక్షణ సమానత్వం యొక్క భావన ఏమిటంటే వారు చదివి మరియు అదే అభిప్రాయాన్ని పొందినట్లయితే వారు వ్రాసిన దాని ద్వారా ఉత్పత్తి చేయబడిన అదే విషయాన్ని వారు చదువుతారు కాబట్టి చదివేవారు అదే అభిప్రాయాన్ని పొందుతారు మనము కొంచెం ఎక్కువ అధికారికంగా నిర్వచిద్ధాము ముఖ్యంగా ఇక్కడ ఈ వీక్షణ అంటే ఈ క్రింది విధంగా జరుగుతుంది కాబట్టి రెండు ట్రాన్సాక్షన్ లు మరియు ఈ క్రింది విధంగా జరిగితే వీక్షణ సమానంగా ఉంటుంది కాబట్టి ప్రతి డేటా ఐటెమ్ x ఉంటే ట్రాన్సాక్షన్ అనేది x ను చదువుతుంది మరియు ట్రాన్సాక్షన్ అనేది x ను చదువుతుంది అవి x యొక్క అదే విలువను చదువుతాయి కాబట్టి అవి ఒకే ప్రారంభ విలువను చదువుతాయి కాబట్టి ఇది ప్రారంభ విలువను నిర్వచించడం కాబట్టి x యొక్క అదే ప్రారంభ విలువ సంఖ్య 1 అయిన ట్రాన్సాక్షన్ల ద్వారా చదవబడుతుంది సంఖ్య 2 అక్కడ డేటా ఐటెమ్ రీడ్ x మరియు చివర వ్రాసిన విలువలను x ట్రాన్సాక్షన్ 1 ద్వారా వ్రాసి మరియు చివరి వ్రాత ట్రాన్సాక్షన్ 2 ద్వారా వ్రాయబడుతుంది చివరిగా రాసింది కూడా ఒకటే కాబట్టి మొదటి రీడ్లు ఒకే విధంగా ఉంటాయి మరియు చివరి వ్రాతలు ఒకే విధంగా ఉంటాయి మరియు మూడవది తప్పనిసరిగా కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ కోసం మనం అధ్యయనం చేస్తున్నది మొదలైనవి ఏమిటంటే డేటా ఐటెమ్ x కోసం ఉత్పత్తి చేయబడిన విలువను చదివితే అప్పుడు దానిని రెండు షెడ్యూళ్లలో మార్చకూడదు ఈ మరియు లను కలిగి ఉన్న రెండు షెడ్యూల్లు ఉంటే అప్పుడు అక్కడ మారకపోవచ్చు కాబట్టి ఇది మరోసారి వెళ్ళడానికి వీక్షణ సీరియలైజబిలిటీ యొక్క భావన కాబట్టి ఈ రెండు ట్రాన్సాక్షన్లను కలిగి ఉన్న S మరియు S డాష్S' రెండు షెడ్యూల్లు మన అవగాహన కోసమే సాధారణంగా ఇది చాలా ట్రాన్సాక్షన్లను కలిగి ఉంటుంది కానీ రెండూ x యొక్క విలువను చదివిన ఒకే ట్రాన్సాక్షన్ నుండి మొదలైతే వారు చదివిన అదే మొదటి విలువను పొందుతారు అప్పుడు అది మంచిది లేకపోతే రెండు ట్రాన్సాక్షన్లు రెండు వేర్వేరు విషయాలను చదివినప్పటికీ అవి ఒకే మొదటి రీడ్ మరియు ఒకే చివరి రైట్ ను కలిగి ఉండాలి ఈ రెండు షెడ్యూల్స్ ఒకే చివరి రైట్ కలిగి ఉండాలి మరియు తరువాత ట్రాన్సాక్షన్ ఉండాలి చూడవలసిన సమయం 0300 ప్రతి x కి S ట్రాన్సాక్షన్ లో ద్వారా ఉత్పత్తి చేయబడిన విలువలను చదివితే S డాష్ ట్రాన్సాక్షన్లో కూడా అదే విధంగా జరగాలి ఇది వీక్షణ సమానమైనది మరియు ఈ క్రింది మూడు షరతులు జరిగితే షెడ్యూల్ వీక్షణ సమానమైనది అని చెప్పబడుతుంది మరియు ఒకవేళ అది కొన్ని సీరియల్ షెడ్యూల్తో సమానంగా ఉంటే దీనిని వ్యూ సీరియలైజబుల్ అని పిలుస్తారు కాబట్టి కొన్ని సీరియల్ షెడ్యూల్కు సమానమైన వీక్షణ ఉంటే అది సంఘర్షణ సమానమైన నిర్వచనాల మాదిరిగానే ఉంటుంది కాబట్టి కొన్ని సీరియల్ షెడ్యూల్కు ఇది మొత్తం పాయింట్ ఈ విధముగా ఉదాహరణ అనుకుందాం మరియు మరియు మరియు కాబట్టి ఇది వీక్షణ సీరియలైజబుల్ అవునా కాదా అని మనం పరీక్షించాల్సిన ప్రశ్న మనము ఇంతకుముందు చేస్తున్నట్లుగానే దీనిని లతో పరీక్షించుకుందాం కాబట్టి అంటే ఏమిటిఇప్పుడు అన్ని ఆపరేషన్ల ను మనం రాస్తాము మొదటిగా మరియు మరియు తరువాత మరియు కాబట్టి ఇప్పుడుమనము ఆ మూడు షరతులను పాటిస్తాయో లేదో చూడాలి మొదట అవి a యొక్క అదే విలువను చదువుతాయి కాబట్టి a కొరకు ఇది చదువుతోంది మరియు ఇక్కడ చదవబడుతుంది కాబట్టి అది అంతా ఒక్కటే కాబట్టి మీరు దాని నిర్వచనానికి వెళితే ట్రాన్సాక్షన్1 ఒక కోణంలో చదివితే మరియు ట్రాన్సాక్షన్2 చదివితే ఇది వీక్షణ సమానత్వాన్ని అనుసరించడం లేదు ఇవి వీక్షణ సమానత్వాన్ని అనుసరించడం లేదు కాబట్టి అదే ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్1 విలువను చదివితే అది ట్రాన్సాక్షన్1 తప్పక ఇక్కడ చదువుతుంది ట్రాన్సాక్షన్1 తుది విలువను వ్రాస్తే అదే ట్రాన్సాక్షన్ వ్రాసినట్లు ఉండాలి కనుక ఇది జరగాలి కాబట్టి మరియు దానిని అనుసరించేవి ఒక సమస్య కాదు ఇప్పుడు మనము ప్రతి డేటా ఐటెమ్ కోసం దీనిని పరీక్షించాలి దీని అర్థం ఏమిటంటే ఇది మనము డేటా ఐటెమ్ a కోసం మాత్రమే పరీక్షించాము డేటా ఐటెమ్ b కోసం కూడా దీనిని పరీక్షించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు డేటా ఐటమ్ b మొదట చే చదవబడుతుంది కాబట్టి ఆపై అది మొదట కూడా చదవబడుతుంది కనుక ఇది కూడా మంచిది కాబట్టి మొదటి రీడ్ షరతులు సరైనవి ఇప్పుడు చివరి వ్రాత పరిస్థితుల కోసం పరీక్షించుకుందాం కాబట్టి a యొక్క చివరి వ్రాత షరతులు ఈ S లో మరియు ఈ సీరియల్ షెడ్యూల్లో మళ్ళీ లో ఉంటాయి కాబట్టి అది b కి సరైనది మరియు ఇది కూడా సరైనది ఇప్పుడు మూడవ షరతు తప్పనిసరిగా మరొక వ్రాత ద్వారా ఉత్పత్తి అయ్యే ప్రతి రీడ్ తప్పనిసరిగా నిలకడగా ఉండాలి కాబట్టి అదే విధంగా ఉండాలి ఉత్పత్తి చేసిన రీడ్లు అంటే ఏమిటి ఇప్పుడు మనం చూద్దాం ట్రాన్సాక్షన్ 2 ట్రాన్సాక్షన్ 1 యొక్క వ్రాత ద్వారా ఉత్పత్తి చేయబడిన విలువను చదువుతుంది కాబట్టి ఆ షరతు ఇక్కడ ఉండాలి చదివినట్ల యితే అది ట్రాన్సాక్షన్1 ద్వారా ఉత్పత్తి చేయబడాలి చదివినట్లయితే అదే ఉత్పత్తి చేయబడాలి కనుక ఇది కూడా ఇక్కడ చెల్లుతుంది అదేవిధంగా అనుసరిస్తోందిఇక్కడ ద్వారా తిరిగి రావడం అంటే ఏమిటి మరియు s వలె ఉంటుంది కాబట్టి వ్రాసిన వాటిని అనుసరిస్తుంది అప్పుడు ఇది ఈ ట్రాన్సాక్షన్ కి సమానమైన వీక్షణ అంటే ఇది వీక్షణ సీరియలైజబుల్ ఎందుకంటే ఇది ఈ ట్రాన్సాక్షన్ లకు సమానమైన వీక్షణ కాబట్టి అది మొదటి ఉదాహరణ ఇప్పుడుమనము ఈ క్రింది ఉన్న మరొక ఉదాహరణ తరువాత అక్కడ తరువాత తీసుకుందాం కాబట్టి మీరు గుర్తుంచుకుంటే ఇది కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ కాదు కానీ మనము చేసిన ఈ మునుపటి ఉదాహరణ కూడా కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ ఇప్పుడు మనము దీనిని తో పరీక్షిద్ధాము కాబట్టి అంటే ఏమిటి అవి తరువాత తరువాత తరువాత కాబట్టి మొదటి రీడ్ కండిషన్ ఇక్కడ ట్రాన్సాక్షన్ 1 ద్వారా ఉంటుంది కాబట్టి ఇది మంచిది తుది వ్రాతలు ఇక్కడ మరియు ఇక్కడ ఉన్నాయి తద్వారా ఇది కూడా సరైనది మరియు తరువాత షెడ్యూల్ S ద్వారా లేదా సీరియల్ షెడ్యూల్ ద్వారా ఎక్కువ రీడ్లు లేవు కాబట్టి మూడవ షరతు కూడా అల్పంగా గౌరవించ బడుతుంది కాబట్టి ఇది వాస్తవానికి వీక్షణ సీరియలైజబుల్ ఇది గమనించడం చాలా చాలా ముఖ్యం ఇది వీక్షణ సీరియలైజబుల్ అయినప్పటికీ కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ యొక్క ఉదాహరణను మీరు గుర్తుంచుకున్నప్పటికీ ఇది కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ కాదు ఎందుకంటే మనము ఈ రెండింటిని మార్చుకున్నాము కాబట్టి ఈ సంఘర్షణ మనం మార్పిడి చేసుకుందాము కానీ ఇక్కడ ఇది పట్టింపు లేదు ఎందుకు అంటే ఇక్కడ వీక్షణ సీరియలైజబిలిటీ ఎందుకు ఉపయోగపడుతుంది కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ కంటే ఇది కొన్నిసార్లు ఎందుకు ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే మధ్య రెండు షరతులను చూడండి ఆపై వర్సెస్ మరియు తరువాత వ్రాసినవి ఏవీ ముఖ్యమైనవి కావు ఎందుకు పట్టింపు లేదు ఎందుకంటే ఈ రెండూ వాస్తవానికి ట్రాన్సాక్షన్3 యొక్క మూడవ వ్రాత ద్వారా అవి రెండు భర్తీ చేయబడ్డాయి వీక్షణ సమానత్వంకి సంబంధించిన షరతు తప్పనిసరిగా తుది వ్రాత గురించి ఆలోచించాల్సి ఉంటుందని చెబుతుంది మరియు చివరి వ్రాత లు రెండూ కూడా ట్రాన్సాక్షన్ 3 ద్వారా ఉత్పత్తి చేయబడ్డాయి కాబట్టి అవన్నీ సరైనవి కాబట్టి ఇక్కడ ఏమీ సమస్య లేదు ఇప్పుడు మనం మళ్ళీ కొద్దిసేపట్లో ఈ పాయింట్ కి వద్దాం కానీ దీనికి ముందు ఇక్కడ ఏమి జరుగుతుందో హైలైట్ చేయడానికి నేను మీకు మరొక ఉదాహరణ చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఇది మరొక షెడ్యూల్ అని అనుకుందాం ఇది వీక్షణ సీరియలైజబుల్ అవునా కాదా అని పరీక్షించుకుందాం ఇప్పుడు మొదట రీడ్ కండిషన్స్ అన్ని సరైనవి అయితే వ్రాత కండిషన్స్ సరైనవి కాదు ఇది మరియు ఇది కాబట్టి ఇది సరైనది కాదు కాబట్టి ఈ S అనేది వీక్షణ సమానత్వం కాదు ఇప్పుడు దీనిని లతో పరీక్షిద్దం ఇప్పుడు ఇక్కడ తుది వ్రాతలు ప్రారంభ రీడ్స్ వలె ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా ఇది వీక్షణ సీరియలైజబుల్ కాదు ఎందుకంటే ఈ రీడ్ మరికొన్ని వ్రాత ల ద్వారా ఉత్పత్తి చేయబడింది అయితే ఈ రీడ్ ద్వారా ఉత్పత్తి చేయబడుతోంది కాబట్టి ఇది అనుమతించబడదు కాబట్టి ఇది వీక్షణ సీరియలైజబుల్ కాదు ఇప్పుడు ఈ రెండు ఉదాహరణలు మధ్య క్లిష్టమైన తేడా ఏమిటంటే ఎందుకంటే ఇక్కడ ఈ రెండు విషయాల మధ్య ఉండటం వలన ఇక్కడ తుది వ్రాత ఉంది ఆ తుది వ్రాత ఈ రెండు వ్రాతలను సూపర్ సీడ్ చేయడానికి అనుమతించింది కాబట్టి ఈ తుది వ్రాత కండిషన్ కొన్ని ఇతర ట్రాన్సాక్షన్ ద్వారా ఉంది ఇది రెండు షెడ్యూల్లకు ఒకే విధంగా ఉంది కాబట్టి ఇది ఎందుకు వీక్షణ సీరియలైజబుల్ మరియు ఎందుకు కాదో తెలుస్తుంది కాబట్టి వీక్షణ సీరియలైజబుల్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడంలో ఇది చాలా ముఖ్యమైన భాగం ఇప్పుడు దాన్ని మరింత వివరంగా అర్థం చేసుకోవడానికి మనం కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీని చూద్దాము కాబట్టి మనం అధ్యయనం చేయబోయేది కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ షెడ్యూల్ వర్సెస్ వీక్షణ సీరియలైజబుల్ షెడ్యూల్ కాబట్టి మనము రెండు ఉదాహరణలను పరిష్కరించేటప్పుడు మొదటి ఉదాహరణ ఏమిటంటే ఇది కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ మరియు వీక్షణ సీరియలైజబుల్ రెండవది కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ కాదు కానీ వీక్షణ సీరియలైజబుల్ మరియు మూడవది కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ కాదు లేదా వీక్షణ సీరియలైజబుల్ కూడా కాదు కాబట్టి ఇది అనుకోకుండా జరిగినది కాదు ఎందుకంటే ఈ కింది నియమాన్ని మనం కలిగి ఉన్నాము ప్రతి కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ షెడ్యూల్ కూడా వీక్షణ సీరియలైజబుల్ నేను సీరియలైజబుల్ ని S ద్వారా అబ్బరివిటింగ్ చేస్తున్నాను కాబట్టి ఏదైనా కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ అయితే అది వీక్షణ సీరియలైజబుల్ కూడా అవుతుంది మరియు మీరు దీన్ని అధికారికంగా నిరూపించగలరు కానీ మీరు కొంచెం సేపు ఆలోచించి చూస్తే ఇది సరైనదని మీరు చెప్తారు అయితే వాస్తవానికి దీనికి విరుద్ధంగా నిజం లేదని మనం ఒక ఉదాహరణ చూశాము అంటే ప్రతి వీక్షణ సీరియలైజబుల్ షెడ్యూల్ కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ కాదు మరియు మనము ఇప్పటికే ఒక ఉదాహరణను చూశాము కాబట్టి వాస్తవానికి దీని అర్థం ఏమిటంటే కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ అనేది వీక్షణ సీరియలైజబిలిటీ కంటే కఠినమైన పరిస్థితి కాబట్టి కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ వాస్తవానికి మరింత కఠినమైనది ఇది వీక్షణ సీరియలైజబిలిటీ కంటే కఠినమైనది ఇప్పుడు వీక్షణ సీరియలైజబిలిటీ యొక్క ఉపయోగం ఏమిటో మనం చూడవచ్చు కొన్ని షెడ్యూల్లు ఉన్నాయి అవి కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ కాదు ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ అనేది కఠినమైన స్థితి కానీ అవి వీక్షణ సీరియలైజబుల్ కాబట్టి ఒకరు కాన్ఫ్లిక్ట్ సీరియలైజేషన్ను అమలు చేస్తే ఆ షెడ్యూల్లను డేటాబేస్ ఇంజిన్ అనుమతించదు ఏదేమైనా ఒకరు వీక్షణ సీరియలైజబిలిటీని మాత్రమే అమలు చేస్తే వాటిని డేటాబేస్ ఇంజిన్ ద్వారా అనుమతించవచ్చు మరియు చివరికి అది పట్టింపు లేదు ఎందుకంటే ఫైనల్ వ్రాతలు ఒకే విధంగా ఉంటాయి ప్రారంభ రీడ్లు మొదలైనవి వాస్తవానికి వ్రాతల ద్వారా ఉత్పత్తి చేయబడిన రీడ్లు కూడా ఒకే విధంగా ఉంటాయి కానీ చాలా ముఖ్యంగా ఫైనల్ వ్రాతలు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ ఫైనల్ వ్రాతకు వస్తాయి కాబట్టి ఫైనల్ వ్రాత అనేది పెద్ద ముఖ్యమైన పరిస్థితి ఇప్పుడు నిర్బంధ వ్రాత ఊహ అని పిలువబడే ఒక ఆసక్తికరమైన భావన ఉంది నిర్బంధ వ్రాత ఊహ తప్పనిసరిగా ప్రతి వ్రాత అది రీడ్ తో నిర్బంధించబడిందని చెబుతుంది కాబట్టి ట్రాన్సాక్షన్ i ద్వారా వ్రాత ఉంటే అది రీడ్ చేసిన విలువపై ఆధారపడి ఉండాలి ప్రతి ట్రాన్సాక్షన్ అది రీడ్ చేసిన వాటి యొక్క ఫంక్షన్ గా ఉండాలి అంటే ప్రతి ట్రాన్సాక్షన్ రాయడానికి ముందు తప్పక రీడ్ చేయాలి కాబట్టి ఎందుకంటే వ్రాత అనేది చదవడం యొక్క ఫంక్షన్ కాబట్టి ఇతర మార్గం ఏమిటంటే దీనిని పాటించకపోతే మనం అనియంత్రిత వ్రాతలు అని పిలుస్తాము అంటే ట్రాన్సాక్షన్ కేవలం రీడ్ చేయకుండానే వ్రాస్తుంది అనియంత్రిత వ్రాతలను కొన్నిసార్లు బ్లైండ్ రైట్స్ అని కూడా పిలుస్తారు దీన్ని బ్లైండ్ రైట్ అని ఎందుకు పిలుస్తారు ఎందుకంటే అది రీడ్ చేసిన దాని గురించి పట్టించుకోకుండా వ్రాస్తోంది ఇది రీడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఇది వ్రాస్తుంది ఈ అనియంత్రిత వ్రాతలు బ్లైండ్ రైట్స్ నిర్బంధ వ్రాత ఊహలను అనుమతించకపోతే అప్పుడు కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ వీక్షణ సీరియలైజబిలిటీకి సమానం కాబట్టి కొన్నిసార్లు ఇది అర్థం చేసుకోవాలి దీనికి కారణం ఏమిటంటే నిర్బంధ వ్రాత ఊహ ఉదాహరణను చూడండి ముఖ్యంగా వీక్షణ సీరియలైజబిలిటీ మరియు కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ మధ్య వ్యత్యాసం ఏమిటంటే వ్యూ సీరియలైజబిలిటీ కొన్ని వ్రాతలను మరియు లను ఉదాహరణలో మనము చూసిన విధంగా అసమతుల్యతలను వ్రాయడానికి అనుమతిస్తుంది ఎందుకంటే అంతిమ వ్రాత ఉంది అది దేనిపైనా ఆధారపడదు మరియు కేవలం వ్రాస్తుంది కనుక ఇది బ్లైండ్ వ్రాత ఒకవేళ బ్లైండ్ రాతలను తీసేస్తే వాస్తవానికి కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ వీక్షణ సీరియలైజబిలిటీకి సమానమని చూపించవచ్చు ఇప్పుడు ఒక షెడ్యూల్ ఉందనుకుందాం అది వీక్షణ సీరియలైజబుల్ మరియు కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ కాదు కాబట్టి ఆ షెడ్యూల్ ఖచ్చితంగా బ్లైండ్ వ్రాతలను కలిగి ఉంటుంది ఎందుకంటే షెడ్యూల్లను వీక్షణ సీరియలైజబుల్గా మరియు కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్గా అనుమతించటానికి వీక్షణ సీరియలైజబుల్ మరియు కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ మధ్య ఉన్న తేడా ఏమిటంటే బ్లైండ్ రాతలు కాబట్టి ఒక షెడ్యూల్ వీక్షణ సీరియలైజబుల్ మరియు కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ కాలేదంటే అవి ఖచ్చితంగా బ్లైండ్ రాతలు లేదా ఈ అనియంత్రిత వ్రాతలను కలిగి ఉండాలి కాబట్టి ఇది గమనించవలసిన విషయం కాబట్టి ఈ అనియంత్రిత వ్రాతలు మరియు బ్లైండ్ వ్రాతలు చాలా ముఖ్యం కాబట్టి ఈ పరిమితుల క్రింద నిర్బంధ వ్రాత ఊహ బ్లైండ్ వ్రాతలు అనుమతించబడకపోతే పరిమితమైన వ్రాతలు మాత్రమే ఉంటే కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ వీక్షణ సీరియలైజబిలిటీకి సమానం ఇది అంతా రెండు సీరియలైజబుల్ భావనల అయినటువంటి కాన్ఫ్లిక్ట్ మరియు వీక్షణ సీరియలైజబిలిటీ గురించి తెలుసుకున్నాము